గత కొన్ని ఉపన్యాసాలలో మనము చర్చిస్తున్న రౌటింగ్ గురించి చర్చతో ఇక్కడ మనము కొనసాగుతాము మీరు గుర్తుచేసుకుంటే మనము అడ్డంకులు కలిగిన 2 డైమెన్షనల్ గ్రిడ్లో ఏకపక్ష 2 పాయింట్లను కనెక్ట్ చేయగల ప్రాంతం లేదా గ్రిడ్ రౌటింగ్ గురించి మాట్లాడుకున్నాము గ్లోబల్ రూటింగ్ గురించి కూడా మాట్లాడాము ఇక్కడ బ్లాక్స్ ఉంచబడినప్పుడు మరియు ఈ ఛానెల్స్ మరియు రౌటింగ్ ప్రాంతాలు నిర్వచించబడతాయి కాబట్టి ప్రతి నెట్ కోసం మనము ఆ కనెక్షన్ను పూర్తి చేయడానికి ప్రయాణించాల్సిన రౌటింగ్ ప్రాంతాల క్రమాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు ఇది పూర్తయిన తర్వాత మనము ఒక్కొక్కటిగా ప్రతి రౌటింగ్ ప్రాంతాన్ని తీసుకుంటాము మరియు నిర్దిష్ట రౌటింగ్ ప్రాంతాన్ని మార్గనిర్దేశం చేయడానికి ఖచ్చితమైన ఇంటర్ కనెక్షన్ నమూనాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము ఇది ఛానెల్ కావచ్చు లేదా ఇది మరొక రకమైన నిర్మాణం కావచ్చు స్విచ్ బాక్స్ అని పిలుస్తారు ఈ దశను స్టైల్ డిటైల్డ్ రౌటింగ్ అని పిలుస్తారు దీనిపై ఈ రోజు మన చర్చను ప్రారంభిస్తాము

ఉపన్యాసం అంశం డిటైల్డ్ రౌటింగ్ ఇది దాని మొదటి భాగం నేను చెప్పినట్లే రౌటింగ్ ప్రాంతాల కోసం ప్రతి ఇంటర్ కనెక్షన్ నెట్ కోసం వాస్తవ రేఖాగణిత లేఅవుట్ను నిర్ణయించడం డిటైల్డ్ రౌటింగ్ యొక్క పరిధి మరియు సాధారణంగా రౌటింగ్ ప్రాంతాలు ఒకేసారి నిర్వహించబడతాయి కొన్ని స్పష్టమైన అవసరాలు ఉన్నాయి 2 వేర్వేరు నెట్ లు అవి ఒకే లేయర్ లో కలుస్తాయి లేకపోతే 2 నెట్ ల మధ్య షార్ట్ సర్క్యూట్ ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ 2 వేర్వేరు వలలు ఉంటే అవి ఖండన లేని పంక్తి విభాగాలతో విభజించబడిన పద్ధతిలో వేయాలి కాబట్టి నేను చెప్పినట్లుగా ఈ సమస్య ఒక ప్రాంతాన్ని ఒక సమయంలో కొన్ని ప్రత్యేకమైన క్రమంలో పరిగణించడం ద్వారా పరిష్కరించబడుతుంది డిటైల్డ్ రౌటింగ్ దశ గ్లోబల్ రౌటింగ్ను అనుసరిస్తుంది మరియు ఇది పూర్తయిన తర్వాత సంపీడనం వంటి కొన్ని ఇతర దశలను మనం కలిగి ఉండవచ్చు ఇది మనం తరువాత చూడబోతున్నాం ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడిన దాని యొక్క చిత్ర ప్రదర్శన లేదా దృష్టాంతం ఉంది బ్లాకుల సమితి ఉంచిన తరువాత దృష్టాంతం ఇలా కనిపిస్తుంది కాబట్టి ఈ దీర్ఘచతురస్రాకార పెట్టెలు బ్లాక్స్ మరియు చిన్న వృత్తాలు అనుసంధానించవలసిన పిన్స్ గ్లోబల్ రౌటింగ్ మీకు దగ్గరగా ఉండు మార్గాన్ని ఇస్తుంది ఉదాహరణకు ఈ పిన్ను ఈ పిన్తో అనుసంధానించాలి ఇది దగ్గరగా ఉండు మార్గం ఇది దగ్గరగా ఉండు మార్గం ఇది మరొక ఉజ్జాయింపు మార్గం గ్లోబల్ రౌటింగ్ మీకు అనుసరించాల్సిన రౌటింగ్ ప్రాంతాల క్రమాన్ని ఇస్తుంది కానీ మీరు డిటైల్డ్ రౌటింగ్లో ఉన్నప్పుడు ఈ నెట్స్లో ప్రతిదానికి ఖచ్చితమైన కనెక్షన్ వైర్ల రేఖాగణిత లేఅవుట్లు సమాంతర మరియు నిలువు విభాగాల కోసం సాధారణంగా పరిష్కరించబబడి ఉంటాయి లేదా ఖరారు చేయబడి ఉంటాయి డిటైల్డ్ రౌటింగ్ యొక్క పరిధి ఇది కాబట్టి డిటైల్డ్ రౌటింగ్ పూర్తయిన తర్వాత రౌటింగ్ పరంగా నా లేఅవుట్ పూర్తయిందని మీరు చెప్పగలరు కాబట్టి ఇప్పుడు నేను తదుపరి దశకు వెళ్తాను ఇది వేగవంతమైన రీక్యాప్ మాత్రమే కాబట్టి గ్లోబల్ రౌటింగ్ తరువాత మనము డిటైల్డ్ రౌటింగ్ సమస్యను పరిశీలిస్తాము ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కొన్ని ఉదాహరణల సహాయంతో ఈ భావనలను వివరించడానికి ప్రయత్నిస్తాను గ్లోబల్ రౌటింగ్ సమయంలో నేను మీకు మన మునుపటి ఉపన్యాసాలను గుర్తు చేసుకోమని చెప్పాను చిప్లో లభించే మొత్తం రౌటింగ్ ప్రాంతం లేదా స్థలం సాధారణంగా దీర్ఘచతురస్రాకార రౌటింగ్ ప్రాంతాల సమూహంగా విభజించబడింది మనము సాధారణంగా వాటిని r1 r2 r3 అని పిలుస్తాము ఇక్కడ మనము రౌటింగ్ చేయగల వివిధ ప్రాంతాలు ఇప్పుడు ప్రతి నెట్ కోసం మనం సంబంధిత టెర్మినల్ను కనెక్ట్ చేయాలి కాబట్టి టెర్మినల్స్ కనెక్ట్ చేయడానికి మనం ఈ నెట్ కు అనుగుణమైన పాయింట్లను కనెక్ట్ చేయడానికి ప్రయాణించాల్సిన ప్రాంతాలు అయిన ఉప ప్రాంతాల క్రమాన్ని నిర్ణయించాలి ఇప్పుడు ఫ్లోటింగ్ టెర్మినల్స్ కాన్సెప్ట్ ఉంది ఇది నేను చాలా త్వరగా వివరిస్తాను నెట్ రౌటింగ్ ప్రాంతం యొక్క ఇచ్చిన సరిహద్దును దాటితే అప్పుడు ఫ్లోటింగ్ టెర్మినల్స్ అని పిలుస్తారు ఫ్లోటింగ్ టెర్మినల్ అంటే టెర్మినల్స్ దీని ఖచ్చితమైన ప్రాంతం లేదా స్థానం ఇంకా పరిష్కరించబడలేదు కాని నిర్దిష్ట రౌటింగ్ ప్రాంతానికి రౌటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఫ్లోటింగ్ టెర్మినల్స్ స్థిర టెర్మినల్స్ అవుతాయి వాటి ఖచ్చితమైన సమన్వయం లేదా స్థానం ఖరారు చేయబడుతుంది లేదా పరిష్కరించబడుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఈ ఉప ప్రాంతాన్ని ఫ్లోటింగ్ పాయింట్స్ తో రూటింగ్ చేస్తే అప్పుడు అవి స్థిర టెర్మినల్స్ అవుతాయి ఇప్పుడు నేను దీన్ని చాలా త్వరగా వివరిస్తాను కానీ దీనికి ముందు రౌటింగ్ ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వాటి రేఖాగణిత మరియు వరుస రౌటింగ్ ప్రాంతాల మధ్య సంబంధాన్ని బట్టి రౌటింగ్ ప్రాంతాలు 2 రకాలుగా ఉంటాయి వాటిని ఛానెల్స్ లేదా స్విచ్ బాక్స్లు అంటారు కాబట్టి ఛానెల్ అంటే ఏమిటి ఒక ఛానెల్ మనకు 2 సమాంతర అంచులను కలిగి ఉన్న ప్రాంతం లాంటిది అవి క్షితిజ సమాంతర లేదా నిలువుగా ఉండవచ్చు మరియు అవి సమాంతర అంచుల సరిహద్దులో ఉన్న కొన్ని పిన్స్ మరియు ఈ అంచులలోని కొన్ని స్థిర బిందువులను లేదా టెర్మినల్లను ఒకదానితో ఒకటి అనుసంధానించడం మన పని ఇప్పుడు సమాంతర సరిహద్దులోని ఈ ప్రాంతాన్ని ఛానల్ అంటారు మనము అనేక ఛానల్ రౌటింగ్ పద్ధతులను చూస్తాము ఈ టెర్మినల్ దీర్ఘచతురస్రాకార ప్రాంతం యొక్క 4 వైపులా ఉనికిలో ఉన్న కొన్ని సందర్భాల్లో మరింత క్లిష్టమైన పరిస్థితి తలెత్తుతుంది దీనిని స్విచ్ బాక్స్ అంటారు సాధారణంగా ఛానెల్ రౌటింగ్ కంటే స్విచ్ బాక్స్ రౌటింగ్ చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు ఇది స్విచ్ బాక్స్ కోసం ఒక ఉదాహరణ మాత్రమే నేను కొన్ని విలక్షణమైన ఇంటర్ కనెక్షన్లను చూపించాను ఇప్పుడు మీరు ఒక విషయం చూస్తున్నారు ఇక్కడ నేను వేర్వేరు రంగులతో కనెక్షన్లను చూపించాను రంగులు అంటే ఈ కనెక్షన్లు వేర్వేరు లోహ పొరలపై వేయబడతాయి అని చూపించడానికి ఈ నీలం మరియు ఈ గోధుమ గీతలు అవి 2 వేర్వేరు లోహ పొరలు మరియు అవి వాటి జంక్షన్లలో ఉన్నాయి జంక్షన్లు అంటే 2 పొరల మధ్య సంబంధం కలిగి ఉండటం ఒక క్షితిజ సమాంతర మరియు నిలువు పొర మధ్య ఈ జంక్షన్లను 2 పొరలలోని బిందువుల మధ్య కనెక్షన్ లేదా ఒక రకమైన సంప్రదింపు కనెక్షన్ అంటారు కాబట్టి నీలం మరియు గోధుమ గీత ఎక్కడ కలుస్తుందో అక్కడ ఒక సంప్రదింపు కనెక్షన్ ఉందని సూచిస్తుంది ఇవి ఛానెల్స్ మరియు స్విచ్ బాక్స్లు ఇప్పుడు మనం ఈ చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం రౌటింగ్ ప్రాంతాల సాపేక్ష క్రమాన్ని బట్టి వాటి రౌటింగ్ క్రమాన్ని కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో నిర్ణయించవచ్చు మీరు ఈ రకమైన పరిస్థితిని పరిగణించినట్లుగా ఇక్కడ 3 రౌటింగ్ ప్రాంతాలు 1 2 మరియు 3 ఉన్నాయి మరియు ఇవి బ్లాక్స్ కాబట్టి సరిహద్దుల వెంట పిన్స్ ఉంటాయి ఇక్కడ అది ఏమిటంటే నెట్స్ ఈ క్రమంలో 1 మరియు 2 లో మొదట మళ్ళించబడాలి మరియు 3 ఆ తరువాత మాత్రమే ఉంటుంది ఎందుకు అలా ఒక ఉదాహరణ సహాయంతో దానిని వివరించడానికి ప్రయత్నిస్తాను ఈ ఉదాహరణ తీసుకుందాం నాకు ఈ దీర్ఘచతురస్రాకార ప్రాంతం ఉందని అనుకుందాం ఇవి బ్లాక్స్ ఇది ఒక బ్లాక్ ఇది ఒక బ్లాక్ ఇది ఒక బ్లాక్ మరియు ఇది ఒక బ్లాక్ ఇప్పుడు కనెక్షన్ కోసం ఒక నిర్దిష్ట ఉదాహరణ తీసుకుందాం నాకు ఇక్కడ పాయింట్ 1 అనే టెర్మినల్ ఉందని అనుకుందాం నాకు ఇక్కడ 1 ని కనెక్ట్ చేసే టెర్మినల్ పాయింట్ ఉంది మరియు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇవి మనం కనెక్ట్ చేయవలసిన 3 పాయింట్లు అదేవిధంగా ఇక్కడ పాయింట్ 2 ఉందని ఇక్కడ పాయింట్ 2 ఉందని అనుకుందాం ఇక్కడ కూడా పాయింట్ 2 ఉండవచ్చు దాటని ఇతర పాయింట్లు ఉండవచ్చు ఉదాహరణకు ఇక్కడ 3 మరియు ఇక్కడ 3 ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడ మీరు ఉన్న ఒక విషయాన్ని గుర్తుచేసుకునే దృష్టాంతాన్ని చూపిస్తున్నాను మనము దీనిని ఛానల్ నంబర్ 1 అని పిలిచాము మరియు దీనిని ఛానల్ నంబర్ 3 గా పిలిచాము మరియు ఇది ఛానల్ నంబర్ 2 మనము మొదట ఛానల్ 1 మరియు 2 లను రూటింగ్ చేయాలి తర్వాత ఛానల్ 3 ని చేయాలి ఇప్పుడు ఎందుకు అనేది చూద్దాం నేను మొదట ఛానల్ 3 ను పరిగణించాను ఇది నా ఛానల్ 3 ఇది నా దీర్ఘచతురస్రాకార ప్రాంతం ఈ మొత్తం ఛానల్ 3 ఇప్పుడు ఛానెల్ 3 లో ఛానెల్ యొక్క నిర్వచనం ఏమిటి అక్కడ 2 సరిహద్దులు 2 సరిహద్దుల్లో కొంత ప్రదేశంలో పిన్లతో సమాంతర సరిహద్దులు ఉంటాయి ఇప్పుడు మీరు ఈ వైపు చూస్తే ఈ 1 మరియు 2 యొక్క స్థానం స్థిరంగా ఉంది కానీ ఇక్కడ ఈ 1 మరియు 2 ఏమిటి కాబట్టి ఈ రేఖ వెంట ఇది ఎక్కడైనా ఉంటుంది కాబట్టి ఈ 1 మరియు 2 నెట్ లు ఎక్కడి నుండి వస్తున్నాయో మనకు తెలియదు అందుకే ఈ సరిహద్దులో ఈ 1 మరియు 2 ఫ్లోటింగ్ టెర్మినల్స్ అని చెబుతారు కాని మనం మొదట నెట్ 1 ని రూట్ చేస్తాం అని అనుకుందాం కాబట్టి నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను మనం దీన్ని ఇలా మార్చేద్దాం ఒకటి నిలువు కనెక్షన్ మరియు ఒక క్షితిజ సమాంతర కనెక్షన్ ఇది మొదటి కనెక్షన్ అప్పుడు 3 కనెక్ట్ అవుతుంది 3 ఇలా కనెక్ట్ అవుతుందని చెప్పండి 3 కనెక్ట్ చేయబడింది ఇప్పుడు 2 2 ఇలా కనెక్ట్ అవుతుంది ఈ కనెక్షన్ జరిగిందని అనుకుందాం ఇప్పుడు ఇది పూర్తయిన తర్వాత మీరు 1 చూడండి నెట్ 1 మనము ఇప్పటికే ఒక నిర్దిష్ట ట్రాక్లో ఉంచాము కాబట్టి ఇప్పుడు నెట్ 1 ఇక్కడకు వస్తుంది ఇది 1 మరియు నెట్ 2 అవుతుంది ఇది నిర్దేశించిన తర్వాత నెట్ 2 ఈ పాయింట్ వెంట అడ్డంగా వస్తుంది ఇది 2 అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ టెర్మినల్ మరియు 2 నిర్వచించబడలేదు ఇప్పుడు ఇవి పరిష్కరించబడ్డాయి ఇది 1 ఇది 2 1 పూర్తయిన తర్వాత మనం 3 కి వెళ్ళవచ్చు మరియు మనం 3 లో ఇదే విధంగా రౌటింగ్ పూర్తి చేయవచ్చు ఉదాహరణకు ఇక్కడ నుండి 1 ని కనెక్ట్ చేయడానికి మనకు ఇక్కడ ఒక లైన్ ఉండవచ్చు మనకు ఇక్కడ ఒక లైన్ ఉండవచ్చు అప్పుడు మనకు ఇక్కడ ఒక లైన్ ఉంటుంది అదేవిధంగా 2 కోసం మనకు ఇక్కడ లైన్ మరియు ఇక్కడ లైన్ మరియు ఇక్కడ కనెక్షన్ ఉన్నాయి ఈ విధంగా మనము కనెక్షన్ను పూర్తి చేయగలము వాస్తవానికి ఈ ఉదాహరణ మీకు 1 మరియు 2 మార్గాలను మొదట తర్వాత 3 ని ఎందుకు మార్గనిర్దేశం చేయాలో తెలియజేస్తుంది సరే ఇది ఈ ప్రత్యేక దృష్టాంతంలో ఉంది ఇది స్లైసింగ్ ప్లేస్మెంట్ టోపోలాజీ కానీ నేను ఈ రెండవ దృష్టాంతాన్ని కలిగి ఉన్నానని అనుకుందాం ఇక్కడ మీరు ఒక్కసారి పరిశీలిస్తే మీరు అన్ని ప్రాంతాలను కొన్ని ప్రత్యేకమైన క్రమంలో మళ్ళీ రూటింగ్ చేయలేరు ఎందుకంటే కొన్ని ఇతర దిశల నుండి టెర్మినల్స్ రావచ్చు ఉదాహరణకు నేను 1 తో ప్రారంభిస్తాను ఈ 1 ఎడమ నుండి కుడి నుండి వచ్చే టెర్మినల్స్ కలిగి ఉండవచ్చు కొన్ని ఫ్లోటింగ్ టెర్మినల్స్ మరియు కొన్ని టెర్మినల్స్ ఇక్కడ బయటకు వస్తాయి ఇక్కడ ఫ్లోటింగ్ టెర్మినల్స్ floating terminals కాబట్టి ఇది స్విచ్ బాక్స్ లాగా ఉంటుంది ఇక్కడ టెర్మినల్స్ అన్ని వైపుల నుండి వస్తాయి నిలువుగా మరియు క్షితిజ సమాంతరంగా మాత్రమే కాకుండా ఈ వైపు అలాగే ఈ వైపు నుండి వస్తాయి ఒకసారి మీరు 1 రూటింగ్ చేశాక మరొక క్రమాన్ని కనుగొనవచ్చు కాబట్టి ఈ టెర్మినల్స్ స్థిర పరచబడిన తర్వాత మీరు లేదా ఇవి స్థిర పరచబడితే మీరు 2 రూటింగ్ చేయవచ్చు 2 స్థిర పరచబడిన తర్వాత మీరు 3 రూటింగ్ మార్చవచ్చు 3 స్థిర పరచబడిన తర్వాత మీరు 4 రూటింగ్ చేయవచ్చు కానీ ఇక్కడ కొన్ని రౌటింగ్ ప్రాంతాలు స్విచ్ బాక్స్లుగా పరిగణించబడతాయి మరియు అవి సాధారణ ఛానెల్లు కాదు ఇదే తేడా కొన్ని ఇతర రౌటింగ్ పరిగణనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఒకటి టెర్మినల్స్ సంఖ్యకు సంబంధించినది చాలా నెట్ లు 2 టెర్మినల్ నెట్స్ కావచ్చు అది 2 పాయింట్లను మాత్రమే కలుపుతుంది అయితే కొన్ని నెట్స్ గడియారం మరియు శక్తి స్పష్టంగా ఉన్నాయి కొన్ని సర్క్యూట్లలో ఫ్యాన్ అవుట్లకు అనుగుణమైన ఇతర కనెక్షన్లు కూడా ఉండవచ్చు గేట్ యొక్క అవుట్పుట్ 3 వేర్వేరు ప్రదేశాలకు వెళుతుంది కాబట్టి 4 పాయింట్లు కలిసి కనెక్ట్ కావాలి అయితే గడియారం మరియు శక్తి 2 ఉదాహరణలు ఇక్కడ పెద్ద సంఖ్యలో టెర్మినల్స్ కనెక్ట్ చేయవలసి ఉంటుంది గడియారం మరియు శక్తిని విడిగా పరిగణించాలి ఎందుకంటే వాటికి చాలా ప్రత్యేకమైన పద్ధతులు అవసరమవుతాయి కాని లేకపోతే బహుళ టెర్మినల్ నెట్ లు సాధారణంగా 2 టెర్మినల్ నెట్లుగా విభజింపబడతాయి మరియు తరువాత అవి ఒకేసారి మళ్ళించబడతాయి 7 పరిశీలనలు పంక్తుల వెడల్పుకు రేట్ చేయబడతాయి శక్తి మరియు గ్రౌండ్ వంటి అధిక ప్రవాహాలను కలిగి ఉన్న కొన్ని పంక్తులు ఎక్కువ వెడల్పు కలిగి ఉండవలసి ఉంటుంది కాని సంకేతాలను మోస్తున్న వాటికి తక్కువ వెడల్పు ఉంటుంది ఇది సమస్య కాదు వయా అనగా 2 ప్రక్కనే ఉన్న పొరలలో 2 పాయింట్ల మధ్య కనెక్షన్ అని నేను చెప్పినదాన్ని గుర్తుచేసుకోండి 2 వేర్వేరు పొరలలో 2 పాయింట్లను అనుసంధానించే మధ్యలో ఒక లోహంతో ఒక రకమైన రంధ్రం ఉండాలి ఫాబ్రికేషన్ ప్రాసెస్లోని లేఅవుట్ కలిగివుండే వయాస్ గుర్తు పెట్టుకోవడం మీకు కొద్దిగా కష్టం కాబట్టి తక్కువ వయాస్ సంఖ్య మంచిది కాబట్టి మళ్ళీ మధ్య మార్గాలు 2 రకాలుగా ఉండవచ్చు ఒకటి రెగ్యులర్ వయాస్ ఇది ప్రక్కనే ఉన్న లేయర్స్ మధ్య మాత్రమే ఉంటుంది ఇది సులభంగా మరియు పేర్చబడి ఉండవచ్చు అంటే 2 కన్నా ఎక్కువ పొరల గుండా వెళ్ళే కనెక్షన్లు అంటే మనం ఇంకా ఎక్కువ రంధ్రం చేసి కనెక్షన్ చేసుకోవాలి కాబట్టి పేర్చబడిన వయాస్ మరింత కష్టం సరిహద్దు రకాలు మళ్ళీ మనం ఇప్పటివరకు తీసుకున్న ఉదాహరణలన్నింటికీ సరళ రేఖ సరిహద్దులు ఉన్నాయి కాని సాధారణంగా అవి ఏకపక్షంగా ఉండవచ్చు లేయర్స్ సంఖ్య భిన్నంగా ఉండవచ్చు శక్తి మరియు గ్రౌండ్ లైన్లు గడియారాలు వంటి కొన్ని నెట్ లు చాలా క్లిష్టమైనవి వాటిని విడిగా మరియు చాలా జాగ్రత్తగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇతర నెట్స్ కూడా ఉండవచ్చు కాని సిగ్నల్ నెట్స్ లాగా అంత క్లిష్టమైనవి కావు త్వరత్వరగా చూద్దాం ఈ రేఖాచిత్రం మీకు N రకం ట్రాన్సిస్టర్ NMOS ట్రాన్సిస్టర్ మరియు PMOS ట్రాన్సిస్టర్ యొక్క సాధారణ CMOS కల్పనను చూపుతుంది కాబట్టి మీరు గుర్తుకు తెచ్చుకోండి మాకు ఒక ఉపరితలం ఉండాలి ఇక్కడ మీకు గేట్ మరియు ఈ మూలం ఉన్నాయి నేను దీన్ని చూపించడానికి కారణం ట్రాన్సిస్టర్లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడినప్పుడు నేను మరొక చిత్రాన్ని కొద్దిసేపట్లో చూపిస్తాను ఇది 2 ట్రాన్సిస్టర్ల యొక్క టాప్ వ్యూ ఒకటి N రకం ట్రాన్సిస్టర్ ఒకటి P రకం ట్రాన్సిస్టర్ అక్కడ సోర్స్ మరియు డ్రాయిన్ ఒక లోహం ద్వారా కలపబడి ఉన్నాయి మరియు వాటి గేట్స్ పాలీ సిలికాన్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి 3D వీక్షణ ఇలా కనిపిస్తుంది గేట్ ఇలా అనుసంధానించబడి ఉంది ఇది N రకం ట్రాన్సిస్టర్ యొక్క మీ సోర్స్ మరియు డ్రాయిన్ P రకం ట్రాన్సిస్టర్ యొక్క సోర్స్ మరియు డ్రాయిన్ ఇది మరియు ఈ మెటల్ ఒక లేయర్ m1 ఈ సోర్స్ మరియు డ్రాయిన్ నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుతుంది ఇప్పుడు సైడ్ వ్యూ కనెక్షన్ కోసం మీరు కనెక్షన్ తీసుకోవటానికి ఈ m1 వంటి రంధ్రాలను రంధ్రం చేయవలసి ఉంటుందని మీరు చూడవచ్చు ఈ డ్రాయిన్ నుండి మీకు ఇలాంటి కనెక్షన్ ఉండాలి దీన్ని ఇలాంటి సోర్స్ కి కనెక్ట్ చేయాలి కాబట్టి అలాంటి అనేక కనెక్షన్లు ఉండవచ్చు నేను చెప్పిన వయా కనెక్షన్ కి ఇది ఉదాహరణ వయా కనెక్షన్ ఏదైనా జత పొరల మధ్య ఉండవచ్చు లేదా రౌటింగ్ కోసం మనము ఎక్కువ ఆసక్తి చూపే లోహం నుండి లోహ కనెక్షనకు ప్రక్కనే ఉన్న లోహ పొరల మధ్య కనెక్షన్ల మధ్య ఉంటుంది మరియు రౌటింగ్ మోడళ్లకు సంబంధించి చాలావరకు రౌటింగ్ పద్ధతులు గ్రిడ్ ఆధారిత మోడల్ను ఉపయోగిస్తాయని మనం మాట్లాడతాము ఇక్కడ అన్ని పంక్తులు సమాన వెడల్పుగా పరిగణించబడతాయి మరియు అవి ఇలాంటి గ్రిడ్ సరిహద్దులకు సమలేఖనం చేయబడతాయి కానీ సాధారణంగా పంక్తులను ఏకపక్షంగా ఉంచవచ్చు మరియు వెడల్పు ఎత్తుల పరంగా ఏకపక్షంగా ఆకారంలో ఉంచవచ్చు మరియు గ్రిడ్లకు కూడా సమలేఖనం చేయవలసిన అవసరం లేదు కాబట్టి సాధారణంగా శక్తి మరియు గ్రౌండ్ నెట్స్ ఈ విధానాన్ని అనుసరిస్తాయి తరువాత మనము బహుళస్థాయి రౌటింగ్ను చూసినప్పుడు మన వద్ద 2 కంటే ఎక్కువ లేయర్స్ అందుబాటులో ఉన్నాయి దీనికి కొన్ని నమూనాలు ఉన్నాయి నీలిరంగు గీత మరియు గోధుమ గీత అని మనము చెప్పిన ఉదాహరణలు కూడా అవి 2 వేర్వేరు లోహ పొరలపై ఉన్నాయని మనము చెప్పాము కాని సాధారణంగా 2 కన్నా ఎక్కువ ఉండవచ్చు 3 అని మనం అనుకోవచ్చు 3 లేయర్స్ బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి అక్కడ మీరు 2 విస్తృత విధానాలను కలిగి ఉండవచ్చు ఒకటి రిజర్వ్ చేయబడలేదు అంటే ఏదైనా నికర విభాగాన్ని ఇతర లేయర్స్ లలో ఉంచవచ్చు రెండవది మనకు కొన్ని పరిమితులు ఉన్న రిజర్వు చేసిన లేయర్స్ ఉన్నాయి ఇది రిజర్వు చేసిన లేయర్ మోడల్ ఉదాహరణకు 2 లేయర్ కేసులో మీరు HV అని చెప్పవచ్చు అంటే మెటల్ 1 పై క్షితిజ సమాంతర కనెక్షన్లు మెటల్ 2 పై నిలువు కనెక్షన్లు లేదా మెటల్ 2 పై నిలువు కనెక్షన్ మీరు గుర్తుచేసుకుంటే 2 లేయర్ లు ఉన్నాయి కాబట్టి మీరు అన్ని క్షితిజ సమాంతర రేఖలు మెటల్ 1 పై ఉంటాయి మరియు అన్ని నిలువు వరుసలు పైన ఉన్న మెటల్ 2 గా ఉంటాయి 3 పొరల m1 m2 m3 విషయంలో మీరు ఇలాంటి కొన్ని వెసులుబాటు లను కలిగి ఉన్నారు మీరు VHV m1 పై నిలువు m2 పై క్షితిజ సమాంతర m3 పై నిలువు లేదా రివర్స్ క్షితిజ సమాంతర నిలువు క్షితిజ సమాంతరాలను కలిగి ఉండవచ్చు సాధారణంగా మనం మాట్లాడే అల్గోరిథం చాలా రిజర్వు చేసిన లేయర్ నమూనాను అనుసరిస్తుంది 3 లేయర్ రౌటింగ్ కోసం ఇవి కొన్ని ఉదాహరణలు ఇది క్షితిజ సమాంతర గోధుమ రంగు నిలువు నీలం ఈ మూడవ క్షితిజ సమాంతర ఆకుపచ్చగా మీరు చూసే HVH ని ఇది చూపిస్తుంది కాబట్టి ఇవి 3 లేయర్స్ VHV నీలం నిలువు గోధుమ సమాంతరంగా ఉంటుంది ఆకుపచ్చ రంగు కూడా నిలువుగా ఉంటుంది VHV కానీ మీరు రిజర్వ్ చేయని లేయర్ మోడల్ను కలిగి ఉండవచ్చు ఇక్కడ మీరు నీలం వంటి ఒకే లేయర్ పై మొత్తం నెట్ను వేయవచ్చు కాబట్టి కొన్ని విభాగాలు సమాంతరంగా ఉంటాయి కొన్ని నిలువుగా ఉంటాయి అదేవిధంగా ఈ గోధుమ అదే లేయర్ అదే లేయర్ పై ఆకుపచ్చ కాబట్టి రిజర్వ్ చేయని లేయర్ మోడల్ దీని అర్థం కాబట్టి మీరు ఇదే లేయర్ పై నెట్ యొక్క క్షితిజ సమాంతర మరియు నిలువు విభాగాలను లేఅవుట్ చేయవచ్చు ఇప్పుడు రిజర్వ్ చేయని లేయర్ మోడల్ను అల్గోరిథమిక్గా నిర్వహించడం చాలా కష్టం కానీ కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి మీరు పూర్తిగా ఒకే లేయర్ పై నెట్ వేయగలిగితే ఇతర లేయర్ కు కనెక్ట్ చేయడానికి మీకు కనెక్షన్ ద్వారా ఏదీ అవసరం లేదు కాబట్టి అక్కడ కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి కానీ మళ్ళీ చాలా అల్గోరిథంలు వారు ఒక రకమైన రిజర్వు చేసిన లేయర్ మోడల్ను ఉపయోగించే ఒక రకమైన లేఅవుట్కు సమస్యను ఒక విధమైన క్రమబద్ధమైన పరివర్తన చేస్తాయి మనం తరువాత చూద్దాం ఛానల్ రౌటింగ్ అనేది మనం ఎదుర్కొన్న చాలా ముఖ్యమైన వివరణాత్మక రౌటింగ్ సమస్య ఎందుకంటే ఈ రోజు మనం తయారుచేసే లేదా రూపకల్పన చేసే చాలా VLSI చిప్స్ ASIC లను నేను చెప్పినట్లుగా అవి ప్రామాణిక సెల్ లేదా సెమీ కస్టమ్ డిజైన్ పద్దతిని ఉపయోగిస్తాయి అక్కడ సెల్ లు వరుసలలో అమర్చబడి ఉంటాయి ఇది ఇలా కనిపిస్తుంది సెల్ లు ఒక వరుసలో ఉన్నాయి వివిధ సెల్ లు వివిధ వెడల్పులో ఉండవచ్చు సెల్ ల మరొక వరుస ఉంది ఇలాంటి సెల్ లు యొక్క మరొక వరుస ఉంది ఇప్పుడు మనం వరుసగా 2 వరుసల మధ్య ఉన్న స్థలం స్పష్టంగా చూడవచ్చు ఇది సహజంగానే ఛానెల్ ఇది పై నుండి వస్తున్న పిన్లతో కూడిన క్షితిజ సమాంతర ఛానెల్ మరియు ఇక్కడ పిన్స్ అందుబాటులో ఉన్నాయి మరియు మీరు వాటిని కనెక్ట్ చేయాలి మీరు వాటిని పరస్పరం అనుసంధానించాలి అదేవిధంగా ఇక్కడ పిన్స్ ఉన్నాయి ఇక్కడ పిన్స్ ఉన్నాయి మీరు వాటిని పరస్పరం అనుసంధానించాలి కాబట్టి ఈ సందర్భంలో ఒక ఛానల్ సి 1 ఉంటుంది ఈ సందర్భంలో మరొక ఛానల్ సి 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ సమస్య ప్రత్యేకంగా రౌటింగ్ సమస్య నేను ఇక్కడ చెప్పినట్లుగా ఛానెల్ రౌటింగ్ కేసులో మనము దీర్ఘచతురస్రాకార ప్రాంతంలో ఇంటర్ కనెక్షన్లను నిర్వహిస్తాము ఇప్పుడు ఛానెల్ లోపల మనము నిర్వచించిన విధంగా ఎటువంటి అవరోధాలు లేవు మీరు ఛానెల్ల లోపల ఉంచిన బ్లాక్లు లేవు నేను ఆధునిక చిప్లలో చాలావరకు చెప్పినట్లు నేను కల్పించినట్లయితే అక్కడ మనకు ఛానెల్లు ఉన్నాయి మరియు అందుకే మనము ఛానల్ రౌటర్లను ఉపయోగిస్తాము ప్రయోజనం ఏమిటంట నా ఉద్దేశ్యం ప్రకారం వాటి వేగం మరియు నాణ్యత పరంగా సమర్థవంతంగా పనిచేసే అల్గోరిథంలు చాలా ఉన్నాయి ప్రామాణిక సెల్లో సాధ్యమయ్యే ఛానెల్ల వెడల్పును మీరు సర్దుబాటు చేయగలిగితే రౌటింగ్ను వంద శాతం పూర్తి చేయబడిందని హామీ ఇవ్వబడుతుంది ఇది సాధారణ రౌటింగ్ కేసులో సమస్య రౌటింగ్ సమస్య కోసం సాధారణంగా మనము ఎంచుకునే మైలురాళ్ళలో రూటింగ్ వంద శాతం పూర్తవుతుందని భరోసా అని నా ఉద్దేశ్యం ఛానల్ రౌటింగ్లో మనం ఉపయోగించే కొన్ని పరిభాషలు ఉన్నాయి ట్రాక్ ట్రాక్ అనేది రౌటింగ్ కోసం అందుబాటులో ఉన్న క్షితిజ సమాంతర వరుస ట్రంక్ ఒక క్షితిజ సమాంతర వైర్ విభాగం కాబట్టి ఒక నెట్ బహుళ ట్రంక్లను ఉపయోగించి అనుసంధానించబడి ఉండవచ్చు బ్రాంచ్ ఒక నిలువు తీగ విభాగం ఇది ఒక ట్రంక్ను టెర్మినల్కు కలుపుతుంది మరియు నేను చెప్పినట్లుగా ఒక బ్రాంచ్ వైర్ మధ్య ట్రంక్ వైర్ మధ్య 2 పొరల మధ్య కనెక్షన్ ఉంది కాబట్టి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఛానెల్ రౌటింగ్ సమస్య రేఖాచిత్రంగా ఇక్కడ చిత్రీకరించబడింది పిన్స్ సూచించే కొన్ని సంఖ్యలతో 2 క్షితిజ సమాంతర రేఖలు ఉన్నాయి ఇది కనెక్ట్ చేయవలసిన పిన్లను సూచిస్తుంది మొదట నెట్ 2 పిన్లను కనెక్ట్ చేయమని సూచిస్తుంది మరియు 3 కూడా కనెక్ట్ చేయాలి 0 అంటే కనెక్షన్ లేదు కాబట్టి దీనిని 2 జాబితాల ద్వారా సూచించవచ్చు ఎగువ మరియు దిగువ 1 2 0 2 3 మొదటి జాబితా 3 3 1 1 0 రెండవ జాబితా కాబట్టి మీరు ఏదైనా ఛానెల్ రౌటింగ్ను అమలు చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయడానికి ప్రయత్నిస్తుంటే నా ఉద్దేశ్యం అల్గోరిథం ఇన్పుట్ సమస్యను మీరు 2 ఒక డైమెన్షనల్ శ్రేణుల ద్వారా సూచించవచ్చు సాధ్యమయ్యే ఒక పరిష్కారం ఇది ఇక్కడ నిర్వచనాలు బ్రాంచ్ ఒక నిలువు వైర్ విభాగం మరియు ట్రంక్ మరియు ట్రాక్లు క్షితిజ సమాంతర వైర్ విభాగాలు అని మీరు గుర్తుచేసుకున్నట్లు ఇక్కడ మీరు చూస్తారు ఇవి నీలం కొమ్మలు కొమ్మలు మరియు ఇవి ట్రంక్లు కానీ మీరు ట్రాక్ అంటే క్షితిజ సమాంతర వరుస ట్రంక్ క్షితిజ సమాంతర వైర్ విభాగం కాబట్టి ట్రాక్ అంటే ఏమిటి ఇక్కడ ట్రాక్ మనకు 3 ట్రాక్లు అందుబాటులో ఉన్నాయి కాని 3 ట్రాక్లలో మనము 3 ట్రంక్లను వేశాము ట్రాక్ అంటే మనకు వరుసలు మరియు ట్రంక్లలో అందుబాటులో ఉన్న స్థలం నేను మొత్తం స్థలాన్ని ఉపయోగించడం లేదు దానిలో కొంత భాగం నేను నెట్ కోసం ఒక క్షితిజ సమాంతర విభాగాన్ని లేఅవుట్ చేయడానికి ఉపయోగిస్తున్నాను అది ఒక ట్రంక్ ఇది ఇప్పటికే నేను ప్రస్తావించాను కాబట్టి ఛానల్ రౌటర్ యొక్క పని నెట్ యొక్క క్షితిజ సమాంతర భాగాలను ట్రాక్లకు కేటాయించడం మరియు వేర్వేరు ట్రాక్లలో ఉంచబడే అదే నెట్ యొక్క క్షితిజ సమాంతర విభాగాలను కనెక్ట్ చేయడానికి నిలువు విభాగాలను కేటాయించడం మరియు నెట్ టెర్మినల్స్ కొన్ని క్షితిజ సమాంతర నెట్కు విభాగాలు ఛానెల్ ఎత్తును తగ్గించడం లక్ష్యం మరియు మనము కొన్ని క్షితిజ సమాంతర మరియు నిలువు అడ్డంకులను తరువాత చూద్దాము ఈ అవరోధాలు ఏమిటో త్వరగా చూద్దాం క్షితిజ సమాంతర పరిమితి 2 నెట్స్ యొక్క క్షితిజ సమాంతర వ్యవధి ఒకదానికొకటి అతివ్యాప్తి చెందితే నెట్లను ప్రత్యేక ట్రాక్లకు కేటాయించాలి నాకు ఇలాంటి ఛానల్ రౌటింగ్ సమస్య ఉందని అనుకుందాం నేను నెట్ 1 ఇక్కడ మరియు ఇక్కడ ఉందని చూస్తున్నాను కాబట్టి నెట్ 1 పరిధి ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటుంది మరియు నెట్ 2 ఇక్కడ ఉంది ఇక్కడ మరియు ఇక్కడ నెట్ 2 ఇక్కడ ఉంది కాబట్టి శ్రేణుల మధ్య అతివ్యాప్తి ఉంది మీరు ఒకే ట్రాక్లో 1 మరియు 2 లేఅవుట్ చేయలేరని దీని అర్థం మీకు కనీసం 2 ట్రాక్లు అవసరం HCG క్షితిజ సమాంతర పరిమితి గ్రాఫ్ ఒక గ్రాఫ్ ఇక్కడ శీర్షాలు నికర సంఖ్యలను సూచిస్తాయి మరియు 2 నెట్ లు ఏదో కాలమ్లో ఎక్కడో కలుస్తే అక్కడ అంచులు ఉంటాయి ఉదాహరణకు 4 మరియు 5 మధ్య అంచు లేదు 5 ఇక్కడ నుండి ఇక్కడకు ఉంది మరియు 4 ఇక్కడ నుండి ఇక్కడ ఉంది అక్కడ ఖండన లేదు అవసరమైతే వాటిని ఒకే ట్రాక్లో ఉంచవచ్చు కాబట్టి ఇది క్షితిజ సమాంతర పరిమితి గ్రాఫ్ ఇక్కడ టాప్ టెర్మినల్ i మరియు దిగువ టెర్మినల్ j ఉన్న ఒక కాలమ్ ఉంటే అప్పుడు మనము అది నిలువు అడ్డంకి అని పిలుస్తాము దీని అర్థం నాకు నెట్ j పైన ట్రాక్ కేటాయించబడాలి ఇది తరువాత ఉదాహరణల ద్వారా చూద్దాం నిలువు అడ్డంకి ఇలా ఉంటుంది మళ్ళీ ఇది ఛానెల్ రౌటింగ్ సమస్య అయితే ఒకటి 3 పైన ఉందని 0 కనెక్షన్లు లేవని మీరు అంటారు కాబట్టి దీనిని విస్మరించండి 2 1 పైన 2 5 పైన 1 3 పైన ఉంది కాబట్టి ఈ గ్రాఫ్లో అంచుల దిశలు 1 3 పైన ఉంటుంది 1 నుండి 3 వరకు బాణం ఉంటుంది 2 1 పైన ఉంటుంది 2 నుండి 1 వరకు బాణం ఉంటుంది ఇది నిలువు పరిమితి గ్రాఫ్ మరియు ఈ గ్రాఫ్ కూడా చక్రం కలిగి ఉండడాన్ని మీరు చూడవచ్చు 1 4 పైన 4 2 పైన ఎక్కడో ఇక్కడ మరియు 2 ఎక్కడో 1 పైన ఉంది 2 1 పైన 1 4 పైన 4 2 పైన ఉంది కాబట్టి VCG లో కూడా చక్రాలు ఉండవచ్చు ఛానెల్ రౌటింగ్ కోసం పరికరం సరళమైన మరియు తిరిగి సమర్థవంతమైన అల్గారిథమ్లకు ఛానెల్ రౌటింగ్ సమస్య కోసం ఈ HCG మరియు VCG లను ఎలా ఉపయోగించవచ్చో తరువాత చూద్దాం